సొల్యూషన్ స్పేస్ సెర్చ్ బీమ్ సెర్చ్ మనం ఈ లోకల్ సెర్చ్ గురించి చూస్తున్నాం ఇది లోకల్ మాక్సిమా సమస్యకు దారి తీస్తుందని చూసాం ఎందుకంటే అల్గోరిథం కి మొత్తం స్టేట్ స్పేస్ ని యాక్సెస్ చేసే సామర్థ్యం లేదు ఇది కొన్ని ఎంపికలను మాత్రమే చూడగలదు కానీ అన్ని ఎంపికలు కాదు కనుక ఏదో ఒక చోట ఆగిపోతుంది మనం ఇప్పుడు దీనిని ఎలా పరిష్కరించాలో చూడాలనుకుంటున్నాం ఈ అల్గోరిథం నావిగేట్ చేసే టెర్రాయిన్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ ద్వారా నిర్ణయించబడుతుందని చూశాము వాస్తవానికి ఇది మూవ్ జెన్ ఫంక్షన్ ద్వారా కూడా నిర్ణయించబడుతుంది అని మనం చూడబోతున్నాం ఇచ్చిన స్టేట్ ల సమితి నుండి మూవ్ జెన్ ఫంక్షన్ అనేది ఏ స్టేట్ నుంచి ఏ ఇతర స్టేట్ కి వెళ్ళవచ్చొ చెబుతుంది దీనితో పాటు ఎలా మనం చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు నేను ఈ ప్రాబ్లెమ్ ని గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు ఇది బాగా తెలిసిన సమస్య దీనినే S A T లేదా సాటిసిఫియబిలిటీ ప్రాబ్లెమ్ అని అంటాం ప్రతి ఒక్కరికి సాటిసిఫియబిలిటీ ప్రాబ్లెమ్ బాగా తెలుసు అని అనుకుంటున్నాను ఒకసారి మళ్ళి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇక్కడ ఒక ఫార్ములా ఉంది సరళత కొరకు ఇది కంజక్టీవ్ నార్మల్ ఫార్మ్ లో ఉంది అనుకుందాం ఇంక ఏ ఇతర ఫార్మ్ లో ఉండదు ఇది ఒక బూలియన్ ఫార్ములా అనుకుంటున్నాం ఇది n a v c v b ఈ విధంగా ఉంటుంది ఇక్కడ a b c d అనేవి బూలియన్ వారియేబుల్ లు ఇవి రెండు వాల్యూ లను మాత్రమే తీసుకుంటాయి అవి ట్రూ లేదా ఫాల్స్ AND మరియు OR లతో పాటు NOT గురించి కూడా వివరణ ఉంది మన ఫార్ములా ట్రూ అయ్యే విధంగా మనం a b c మరియు అన్ని వేరియబుల్ ల యొక్క వాల్యూ లను కనుగొనాలి అనుకుంటున్నాం దీనినే సాటిసిఫైబిలిటీ ఫార్ములా అంటాం అనగా మొత్తం ఫార్ములా ట్రూ అయ్యే విధంగా అన్నీ బూలియన్ వేరియబుల్ ల విలువలను కనుగొనగలమా అని దీని అర్థం స్పష్టంగా దీనిని మనం ఒక సెర్చ్ ప్రాబ్లెమ్ గా పరిగణించవచ్చు మనం ఈ విధంగా చెప్పవచ్చు ఇక్కడ మొదలై తర్వాత a true లేదా a false కావచ్చు ఇది ఒక పద్ధతి అంటే ఒక వేరియబుల్ ని తీసుకుని వాల్యూ ని కేటాయించడం మరొక వేరియబుల్ ని తీసుకుని దానికి వాల్యూ ని కేటాయించడం ఈ విధంగా ఒక సెర్చ్ ట్రీ ని జెనెరేట్ చేస్తాము లేదా ఇటు వైపు b కి కూడా బ్రాంచ్ లు ఉండవచ్చు వివిధ దశలలో దీనిని సెర్చ్ ప్రాబ్లెమ్ గా ఫార్ములేట్ చేస్తాం ఈ రోజు మనం ఎం చెయ్యాలనుకుంటున్నామంటే వివిధ మార్గాల్లో స్పేస్ ని ఎలా అన్వేషించవచ్చు ఇప్పుడు స్పేస్ అంటే ఏమిటి స్పేస్ అనేది 5 వేరియబుల్ లు ఉన్నాయనుకుందాం ఈ 5 వేరియబుల్ లకి సంబంధించి ఒక ఫార్ములా కూడా ఉంది స్పేస్ అంటే ఏమిటి a లేదా b లేదా c లేదా d లేదా e వంటి ప్రతి వేరియబుల్ కి మరియి ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ లకి ఆయ్యే స్పేస్ కనుక ఈ సందర్భం లో 25 స్టేట్ లు ఉంటాయి మనకు n వేరియబుల్ లు ఉంటే 2n స్టేట్ లు ఉంటాయి n వాల్యూ 100 అయితే ఏమవుతుంది ఇదే విధమైన సమస్య మనం పెద్ద సంఖ్యలో వేరియబుల్ లను ఉపయోగిస్తుంటే ఈ సమస్య కఠినంగా మారవచ్చు వాస్తవానికి మనకు అందరికి తెలుసు SAT ప్రాబ్లెమ్ అనేది కుక్ NP కంప్లీట్ గురించి మాట్లాడటానికి ఉపయోగించిన మొదటి ప్రాబ్లెమ్ n విలువ 100 అయితే మనకు 2100 అంటే సుమారుగా 1030 స్టేట్ లు వస్తాయి కాబట్టి మనకు 230 100 బిట్ నెంబర్ లు ఉంటాయి ముందు చూసిన విధంగా 1030 లాంటి నెంబర్ లను చిన్నవి గా చేయలేము ఇది చాలా పెద్ద నెంబర్ కనుక దీన్ని సెర్చ్ చేయడానికి వంద కోట్ల స్టేట్ లను పరిశీలించడానికి ఒక సెకను తీసుకున్న వంద కోట్ల సంవత్సరాలు పడుతుంది దీని గురించి మనం ఇంతకు మునుపే తెలుసుకున్నాం కనుక ఇది పరిష్కరించడం చాలా కష్టం SAT ప్రాబ్లెమ్ యొక్క వివిధ రకాల సమస్యలు ఉన్నాయనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి ఉదాహరణకి లెంగ్త్ గురించి మాట్లాడుతున్నాం దీనిని క్లాజ్ అంటారు మరియు ప్రతి దాన్ని లిటరల్ అంటారు క్లాజ్ లో ఉన్న లిటరల్ ల సంఖ్య అనేది ప్రాబ్లెమ్ ఎంత కఠినతరమైనదో చెప్పడానికి ఒక లక్షణం ఇందులో టు స్టేట్ ప్రాబ్లెమ్ అనే ఒక రకం ఉంది అంటే ఒక క్లాజ్ లో రెండు లిటరల్ లు మాత్రమే ఉంటాయి మనకు కావలసినన్ని క్లాజ్ లు ఉండవచ్చు కాని ఒక క్లాజ్ కి ఒక లిటరల్ మాత్రమే ఉండాలి ఎన్ని వేరియబుల్ లు అయినా ఉండవచ్చు ఒక క్లాజ్ కి రెండు లిటరల్ లే ఉన్నట్లయితే అప్పుడు ప్రాబ్లెమ్ ని పరిష్కరించడం చాలా సులభతరమౌతుంది మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది టు స్టేట్ ప్రాబ్లెమ్ ని పరిష్కరించడానికి మనకు బాగా తెలిసిన అల్గోరిథం ఒకటి ఉంది అదే డావిస్ పుట్మన్ పద్ధతి 3 SAT అనేది NP కంప్లీట్ దీని అర్థం 2 నుంచి 3 కి వెళ్తున్నపుడు ఒక క్లాజ్ లో 3 వేరియబుల్ లు ఉంటాయి అప్పుడు ప్రాబ్లం NP కంప్లీట్ అవుతుంది మనం ఒక విషయాన్ని గురించి విశదీకరించాలనుకుంటున్నాము అది ఏమిటి అంటే సొల్యూషన్ స్పేస్ సెర్చ్ ఇది మనం స్టేట్ స్పేస్ సెర్చ్ అని పిలిచే దానికి భిన్నంగా లేదు కానీ సెర్చ్ స్పేస్ లో ప్రతి నోడ్ కాండిడేట్ సొల్యూషన్ గా ఉండొచ్చు ఉదాహరణకి ఈ 5 వేరియబుల్ లకి మన స్టేట్ ఈ విధంగా ఉండచ్చు అది 1 0 1 1 1 మరియు ఇదే కాండిడేట్ సొల్యూషన్ దీని అర్థం మనం a దగ్గర 1 1 అంటే ట్రూ అని అర్థం b దగ్గర 0 మరియు c d e ని 1 1 1 గా తీసుకుంటే ఫార్ములా ట్రూ అవుతుందా అని ఆలోచిస్తున్నాం కనుక ఇది కాండిడేట్ సొల్యూషన్ మనం పేర్చుర్బషన్ ప్రాబ్లెమ్ ని చూడబోతున్నాం అనగా దీని అర్థం కాండిడేట్ సొల్యూషన్ ని తీసుకుని కొత్త కాండిడేట్ సొల్యూషన్ రావడానికి పేర్చుర్బషన్ చేస్తాం మనం ముందు చెప్పుకున్న పద్దతితో పోల్చితే ఇది ఏమి అంత భిన్నం గా లేదు ముందు చెప్పుకున్న మన సెర్చ్ అనేది ఒక్కొక్క భాగాన్ని సమీకరిస్తూ పరిష్కారాన్ని నిర్మించే పద్ధతి కావచ్చు ఇక్కడ నేను గీసిన ఈ చిన్న చిత్రం దీనిని గురించి వివరిస్తుంది మొదట వేరియబుల్ a ని ఎన్నుకుంటాం తర్వాత b ని ఎంచుకుంటాం తర్వాత c ని ఎన్నుకుంటాం తర్వాత మరొక వేరియబుల్ ని ఎన్నుకుంటూ వెళ్తాము అయితే ఇక్కడ ఆ విధంగా చేయడం లేదు ఇక్కడ మనం ఏమి చెబుతున్నాం అంటే అన్ని వేరియబుల్ లని ఒకేసారి తీసుకుంటాం దానినే కాండిడేట్ గా అనుకుంటాం ఇది సొల్యూషన్ కాకపోతే ఈ కాండిడేట్ ని ఉపయోగించి మరిన్ని కాండిడేట్ లను ఉత్పత్తి చేసే విధంగా మనం చెయ్యవలసి ఉంటుంది ఆ కోణం లో మనం దీనిని సొల్యూషన్ స్పేస్ సెర్చ్ అంటాము మళ్ళి చెబుతున్నాం ఇది ఏమి అంత బిన్నం గా లేదు ఇది మరొక కోణం లో నేర్చుకోవడం అంతే సిటీ రూట్ ని కనుగొనే సమస్య లో కూడా ఉదాహరణకి మనం IIT మద్రాస్ నుండి మరీనా బీచ్ వరకు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఒక మార్గం ఇక్కడి నుండి అడియార్ కి ఉంటుంది అది పరిష్కారం అవునా కాదా ఒక కోణం లో దాన్ని కూడా కాండిడేట్ గా అనుకుంటాము ఇక్కడ మనం అన్ని వేరియబుల్ ల యొక్క వాల్యూ లను లేదా ఫీచర్ ల ను కలిగి ఉన్నాము మరొక ఉదాహరణ n క్వీన్స్ ప్రాబ్లెమ్ దీనికి నిర్మాణాత్మక పరిష్కారాలు ఉంటాయి ఎలాగంటే మొదటి క్వీన్ ని సరైన స్థానం లో పెట్టడం రెండవ క్వీన్ ని పెట్టడం తరువాత మూడవది ఇలా ఒకదాని తర్వాత మరొకటి పెట్టుకుంటూ సొల్యూషన్ ని నిర్మిస్తాము మనం అన్ని క్వీన్ లకు కావాల్సిన కాండిడేట్ స్థానాలు ఉన్నాయని చెబుతాము ఉదాహరణకి n క్వీన్స్ ప్రాబ్లెమ్ లో 6 క్వీన్స్ గా తీసుకుందాం దీనిని కాండిడేట్ గా చెప్పుకోవచ్చు 6 1 3 4 5 2 దీనిని ఈ విధంగా అనుకుంటాం ఇది మొదటి కాలమ్ ఇది రెండవది ఇది మూడవది మొదలైనవి కనుక మనం క్వీన్ మొదటి కాలమ్ లో ని 6 వ రో లో క్వీన్ రెండవ కాలమ్ లో ని మొదటి రో లో మరియు క్వీన్ మూడవ కాలమ్ లో ని మూడవ రో లో ఉన్నట్లు ఇదేవిధంగా మిగిలినవి కూడా చెప్పవచ్చు ఇది మన కాండిడేట్ సొల్యూషన్ దీనిపై మనం ఏదైనా చేద్దాం మరొక కాండిడేట్ సొల్యూషన్ లను ఉత్పత్తి చేసే విధంగా కొన్ని రకాల పెర్ముటేషన్ లు చేయవచ్చు మనం చూస్తున్న సొల్యూషన్ స్పేస్ లలో ఇది ఒకటి ఇది అంత భిన్నంగా ఉండదు అయితే ఇది స్పేస్ ని కొద్దిగా భిన్నంగా చూడటానికి మనకు సహాయపడుతుంది ఈ ప్రాబ్లెమ్ కి 2n స్టేట్ లు అవసరం అవుతాయని గుర్తుంచుకుందాం మూవ్ జెన్ ఫంక్షన్ మనకు ఏమి ఇస్తుంది అంటే ఈ స్పేస్ లో ఎలా నావిగేట్ అవుతుందో చెబుతుంది మనం అనేక మూవ్ జెన్ ఫంక్షన్ లను నిర్మించడం అనేది ఒక పద్ధతి మనం వీటిని ఈ విధంగా చెప్పవచ్చు దీనిని N1 ఫంక్షన్ అని పిలుస్తాం ఇది ఒక బిట్ ని మారుస్తుంది కాండిడేట్ అనేది బిట్ స్ట్రింగ్ లా ఉండే ఈ నొటేషన్ ని చూసినట్లయితే మనం ఒక బిట్ ని మాత్రమే మార్చగలము కాబట్టి మనకు పొరుగు స్టేట్ లు ఈ విధంగా ఉంటాయి 01000 క్షమించండి 00111 మొదటి బిట్ ని మార్చాము తర్వాత 11111 రెండవ బిట్ ని మార్చాము 10011 ఇక్కడ మూడవ బిట్ ని మార్చాము ఇది మనకున్న ఒక మూవ్ జెన్ ఫంక్షన్ లేదా నైబర్ హుడ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం N అనే పేరుని ఉపయోగిస్తున్నాం ఇచ్చిన కాండిడేట్ సొల్యూషన్ కి ఇది నైబర్ హుడ్ ని ఇస్తుంది మనం ముందుగా చెప్పుకున్న మూవ్ జెన్ ఫంక్షన్ వలే పని చేస్తుంది మనం కనుక తిరిగి లోకల్ మాక్సిమా ప్రాబ్లెమ్ కి వచ్చినట్లైతే ఎందుకు మనం హిల్ క్లైమ్బింగ్ అల్గోరిథం కి వెళ్ళాము ఎందుకంటే మనం స్పేస్ ని పొదుపు చేయాలనుకున్నాం ఈ రోజుల్లో స్పేస్ అనేది పెద్ద సమస్య కంప్యూటర్ సిస్టం ల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తుంది బాగా 1990 లో డిపార్ట్మెంట్ లో నాకు ఒక PC ఉండేది దానికి 30MB హార్డ్ డిస్క్ ఉండేది ఒక రోజు ఒక వ్యక్తి తో మాట్లాడితే అతను చెప్పాడు ఈ మెషిన్ కి 2GB RAM మాత్రమే ఉందని కనుక ఈ రోజుల్లో స్పేస్ అనేది అంత ప్రాబ్లెమ్ కాదు మీరు వినే ఉంటారు బిల్ గేట్స్ ఒకానొక సందర్భంలో ఈ విధంగా అడిగారు ఎవరికి 64k కంటే ఎక్కువ RAM అవసరం అని స్పేస్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనం కూడా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండాలి దీని గురించి తెలుసుకునే ముందు హిల్ క్లైమ్బింగ్ యొక్క సరళమైన వైవిధ్యం ను చూద్దాం ఒక్క సక్సెసర్ కి మాత్రమే ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నాము ఎందుకు ఒకటి కంటే ఎక్కువ తీసుకోలేము ఒక సెర్చ్ ట్రీ తో ఈ విధంగా వివరించాలనుకుంటున్నాను ఈ సెర్చ్ అనేది స్టార్ట్ నోడ్ తో మొదలుపెడతాం ఇక్కడ ప్రతి నోడ్ కి ఈ విధంగా 5 సక్సెసర్ లు ఉన్నాయనుకుందాం మనం 5 సక్సెసర్ లను జెనెరేట్ చేసాం హిల్ క్లైమ్బింగ్ అనేది బెస్ట్ నోడ్ కి వెళ్ళమని చెబుతుంది ఒకదానికి మాత్రమే వెళ్లడం అనేది ఎందుకని అంత ప్రధానమైనది ఎందుకని రెండిటికి మూవ్ అవ్వకూడదు దీనికి మూవ్ అవ్వడం మరియు దీనికి మూవ్ అవ్వాలని అనుకుందాం ఇక్కడ ఈ రెండిటిని పరిగణిస్తాం ఈ రెండు తప్ప మిగిలిన వాటిని వదిలేస్తున్నాం ఈ రెండు బెస్ట్ నోడ్ లను పెట్టుకుంటున్నాం దీనికి 5 చిల్డ్రన్ లను మరియు దీనికి 5 చిల్డ్రన్ లను జెనెరేట్ చేస్తున్నాం ఇదే విధంగా మళ్ళి బెస్ట్ రెండిటిని ఎంచుకుని వీటికి మళ్ళీ చెరో 5 చిల్డ్రన్ లను జెనెరేట్ చేస్తున్నాం ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది ఈ అల్గోరిథం ని బీమ్ సెర్చ్ అల్గోరిథం అంటాం మరియు ఈ వివరణ లో బీమ్ విడ్త్ రెండుగా ఉంటుంది కనుక ఇక్కడ ఏమి చేసామంటే ఒక పాత్ ని విశదీకరించే హిల్ క్లైమ్బింగ్ బదులు ఎక్కువ పాత్ లను ఒకేసారి విశదీకరిస్తున్నాం ఈ ఉదాహరణలో బీమ్ విడ్త్ రెండు గా అనుకున్నాం బీమ్ అనేది ఇక్కడ మనం టార్చ్ లైట్ బీమ్ అనుకోవచ్చు మనం దీనిని సెర్చ్ స్పేస్ లో కి ఫోకస్ చేయచ్చు మనకి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి ప్రతి లెవెల్ లో మనకు రెండు నోడ్ లు ఉన్నాయి సెర్చ్ స్పేస్ లో క్రిందకు వెళుతూ ఉంటాం కానీ మనం ఒకటి కంటే ఎక్కువ ఎంపికలను అందుబాటులో ఉంచాలి ఈ అల్గోరిథం ని స్పీచ్ రెకగ్నిషన్ లో విజయవంతంగా ఉపయోగించబడింది కాండిడేట్ లు సొల్యూషన్ గా ఉండే కొన్ని ఎంపికలు ఉన్న సందర్భంలో ఇది ఉపయోగపడుతుందా అనేది ఆలోచిద్దాం మనము ఒకటి కంటే ఎక్కువ ఎంపికలను ఉంచితే స్పీచ్ రికగ్నిషన్లో సమస్య ఏమిటి అంటే మనం స్పీచ్ సిగ్నల్ తో ప్రారంభించి ఫొనీమ్ లు గా మార్చి తర్వాత సిలబల్స్ తరువాత పదాలు మొదలైనవి గా మార్చబడుతుంది ఇప్పుడు తరచుగా విభిన్న పదాల కలయిక లు ఒకేలా వినిపిస్తాయి తరచుగా మీరు ఈ మాట చెప్పారని లేదా మీరు ఇలా చెప్పారని మనం భావిస్తుంటాం మనకు తెలుసు ఇది ఇలా జరగడం సాధ్యమని లాంగ్వేజ్ ప్రోసెసింగ్ అనే అంశం పై న జాన్ మాక్స్వెల్ రాసిన బుక్ లో ని ఒక చాప్టర్ లో ఒక ఉదాహరణ ఇచ్చారు అదేమిటంటే న్యూయార్క్ కి వెళ్లిన మహిళా గురించో లేదా న్యూయార్క్ నుంచి వచ్చే మహిళా గురించో సరిగా గుర్తు లేదు ఆమె చెబుతుంది ప్రతి దాని కాస్ట్ ఏ నామినల్ ఎగ్ అని ఆమె ఏమి చెప్పింది లిజనర్ ఏమి విన్నారు లిజనర్ కాస్ట్ ఏ నామినల్ ఎగ్ అని విన్నట్లు చెబుతాడు నామినల్ ఎగ్ ఏదైనా కావచ్చు ఆమె ప్రతిదీ నామినల్ కాస్ట్ అని చెప్పినట్లు లిజనర్ అనుకుంటాడు కానీ వాస్తవానికి ఆమె ఏమి చుబుతుందంటే కాస్ట్స్ యాన్ ఆర్మ్ అండ్ లెగ్ ఇది ఆమె చెప్పాలనుకున్నది అయితే జనాలు వేర్వేరు యాసతో మాట్లాడగలరని మనందరికీ తెలుసు రెండు కూడా ఒకేలా వినబడుతున్నాయని కూడా మనం గమనించవచ్చు అది అంత సులభంగా మనం చేయలేము అయితే అదే ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను లిజనర్ ఏమి విన్నారు ప్రతి దాని కాస్ట్ నామినల్ ఎగ్ అని విన్నారు మనం చూసినట్లయితే ఈ రకమైనటువంటి ప్రాబ్లెమ్ లు స్పీచ్ రెకగ్నిషన్ లో సర్వ సాధారణం జనాలు వేర్వేరు యాస లను ఉపయోగిస్తారు లిజనర్ ప్రతిసారి కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోతారు అదే సమయం లో వేర్వేరు ఆప్షన్ లు కూడా ఎక్కువగా ఉండకూడదు ఏ అల్గోరిథం అయితే ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్ లను అమలు పరుస్తుందో అది అది సరైన పదాల సమూహాన్ని కనిపెట్టడం లో విజయవంతమవుతుంది సిగ్నల్ ప్రాసెసింగ్ లో సర్కిల్ ల్యాండ్ విటర్బి అల్గోరిథం అంటారు ఇది సాధారణంగా బీమ్ సెర్చ్ అల్గోరిథం ఇప్పుడు బీమ్ సెర్చ్ కాంప్లెక్సిటీ ఏమిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ని పరిగణిస్తాం ఇక్కడ కూడా ఇది కాన్స్టాంట్ గా ఉంటుంది ఎందుకంటే బీమ్ విడ్త్ ను ముందే నిర్ణయిస్తాము ఇది ఒక నోడ్ బదులు b నోడ్ లను ప్రతి స్టేజి లో ఆక్టివ్ గా ఉంచుతుంది కనుక మనం గరిష్టంగా b రెట్లు నైబర్ లను నిర్వహిచాల్సి వస్తుంది ఇది కాన్స్టాంట్ స్పేస్ అల్గోరిథం అయితే ఇది హిల్ చుట్టూ లోకల్ మాక్సిమా సమస్యను తీసుకురావచ్చు మనకు తెలిసిన చోట ఒక బ్రాంచ్ కు మంచి సక్సెసర్ ఉండకపోవచ్చు ఉదాహరణకి ఇవన్నీ సరైన సక్సెసర్ లు కాకపోవచ్చు కానీ ఇది రెండు సరైన సక్సెసర్ లను కలిగి ఉండచ్చు ఇక్కడ ఎదో ఒక చోట పరిష్కారం కనుగొనవచ్చు కొన్నిసార్లు ఇది పని చేయకపోవచ్చు దీని కంటే ఇది ఉత్తమమైనదైతే దీనిని ఎంచుకుంటాం ఆ బ్రాంచ్ ని మాత్రమే ఎంచుకుంటాం ఇది ఇక్కడికి వచ్చి ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ రెండు ఆప్షన్ లు ఉన్నాయి రెండు బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి ఇది పని చేస్తుంది లోకల్ మాక్సిమా ప్రాబ్లెమ్ రావడానికి ఇది ఒక మార్గం తిరిగి ఈ సొల్యూషన్ స్పేస్ SAT ప్రాబ్లెమ్ కి వచ్చినట్లైతే మరొక అల్గోరిథం గురించి చెప్పాలనుకుంటున్నాను గుర్తుంచుకోండి నేను ఇది నైబర్ హుడ్ ఫంక్షన్ లేదా మూవ్ జెన్ ఫంక్షన్ అని చెప్పాను ఇది ఇచ్చిన స్టేట్ ని దానినే కాండిడేట్ సొల్యూషన్ అంటారు మరొక కాండిడేట్ సొల్యూషన్ కి కనెక్ట్ చేస్తుంది అయితే ఎందుకు మనం నైబర్ హుడ్ ఫంక్షన్ ని ఎంచుకున్నాం ఒకసారి హిల్ క్లైమ్బింగ్ అల్గోరిథం ని గుర్తుచేసుకుందాం అది ఏమి చేస్తుంది ఇది ఆ 5 నైబర్ లను జెనెరేట్ చేస్తుంది వీటిలో ఉత్తమైన దాన్ని ఎంచుకుంటుంది అది దీని కంటే మెరుగైనది అయితే అక్కడికి వెళుతుంది లేకపోతే ఎక్కడుందో అక్కడే ఉండి పోతుంది అల్గోరిథం యొక్క కాంప్లెక్సిటీ కూడా మూవ్ జెన్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్సిటీ అనేది ఎన్ని నైబర్ లు ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను మరొక మూవ్ జెన్ ఫంక్షన్ లేదా నైబర్ హుడ్ ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నాను దానిని N2 అనుకుందాం ఇది ఏ రెండు బిట్ లు అయినా మారుస్తుంది N1 ఒక బిట్ ని మారుస్తుంది అయితే ఈ 5 వేరియబుల్ ల చిన్న SAT ప్రాబ్లెమ్ కి N2 అనేది వేరొక నైబర్ హుడ్ ఫంక్షన్ ని ఇస్తుంది ఉదాహరణకి ఒకానొక నైబర్ మొదటి రెండు బిట్ లను మార్చాలనుకుందాం 0 1 1 1 1 1 అయిఉండవచ్చు మరొక నైబర్ మొదటిది మరియు మూడవది మారుస్తాం 0 0 0 1 1 అవుతుంది ఇది మనకు వేరే నైబర్ లను ఇస్తుంది వివిధ నైబర్ ల సమితిని ఇవ్వడమే కాకుండా ఎక్కువ నైబర్ లను ఇస్తుంది ఈ N1 అనేది 5 నైబర్ లను ఇస్తుంది లేదా n వేరియబుల్ లు ఉంటె n నైబర్ లను ఇస్తుంది ఈ N2 అనేది nc2 నైబర్ లను ఇస్తుంది ఈ ఉదాహరణలో అవి 10 నైబర్ లు కనుక ఇది వైవిధ్యమైన నైబర్ హుడ్ ఫంక్షన్ ఈ వైవిధ్యమైన ఫంక్షన్ ల నుండి మనం ఎంచుకోవాలి నేను ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకో గలను నేను వేర్వేరు నైబర్ ల పనితీరును ఉపయోగించుకునే అల్గారిథమ్ ను నిర్మించవచ్చా మనము n వేరియబుల్ లు ఉంటె కనుక N1 N2 N3 Nn వరకు కలిగి ఉంటాము ఈ సందర్భం లో n అనేది 5 మనము ఈ ఐదింటి ని మార్చమని చెప్పవచ్చు అది ఒకసారి నైబర్ ని మాత్రమే ఇవ్వచ్చు ఇది అక్కడి నుండి చాలా దూరం తీసుకోదు లేదా వివిధ కాంబినేషన్ లు తీసుకోవచ్చు N12 అని తీసుకుంటే ఇది ఒకటి లేదా రెండు బిట్ లని మారుస్తుంది లేదా రెండు బిట్ ల వరకు మారుస్తుంది లేదా 3 బిట్ ల వరకు మార్చమని చెప్పవచ్చు N123 లేదా మనం N1 n వరకు వెళ్లుచు అదే మన ఉదాహరణలో N 12345 గా ఉంటుంది కనుక మొదటి విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే మనం ఈ మార్గంలో ఇలా క్రిందకు వెళితే అవి మరింత పెరుగుతూ ఉంటాయి ఈ నైబర్ హుడ్ ఫంక్షన్ ల సమితి గుండా వెళుతూ ఉంటే ఎక్కువ నైబర్ హుడ్ లు జెనెరేట్ అవుతాయి కాబట్టి మనం బాగా పెరుగుదలలో ఉన్న నైబర్ హుడ్ ఫంక్షన్ ల క్రమాన్ని ఎంచుకోగలము అంటే అవి ఎక్కువ మరియు చాల ఎక్కువ నైబర్ హుడ్ లను ఇస్తాయి చాలా సరళమైన స్పార్స్ N1 ఎందుకంటే అది ఒకే ఒక బిట్ ని మాత్రమే మారుస్తుంది తర్వాత N2 ని తీసుకుంటాం ఇక్కడ 10 వస్తుంది తర్వాత N12 ని10 ప్లస్ 5 15 గానూ మొదలగు విధంగా తీసుకుంటాం మనం నైబర్ హుడ్ ఫంక్షన్ లను వరుసగా ఈ విధంగా క్రియేట్ చేయగలము N1 N2 మొదలైన విధంగా దీని డెన్సిటీ ఆరోహణ క్రమం లో ఉంటుంది ఏ నైబర్ హుడ్ ఫంక్షన్ ని ఉపయోగించాలి అనేది ఎలా నిర్ణయించాలి నైబర్ హుడ్ ఫంక్షన్ కూడా మూవ్ జెన్ ఫంక్షన్ లాంటిదే అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము మూవ్ జెన్ ఫంక్షన్ ను లేదా నైబర్ హుడ్ ఫంక్షన్ ను ఎంచుకునే ఎంపికను కలిగి ఉన్నాము మరియు మనము లోకల్ మాగ్జిమాలో చిక్కుకోవాలనుకోవడం లేదని గుర్తుంచుకోవాలి ఇక్కడ హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఏమైఉంటుంది మనము కనుక ఈ విధమైన క్లాజ్ లేదా ఫార్ములాని కలిగి ఉన్నట్లైతే ఇచ్చిన కాండిడేట్ సొల్యూషన్ కి h ఉంటుంది ఇవన్నీ కూడా కాండిడేట్ సొల్యూషన్ లు మీరు వాటికి ఎలా వాల్యూ ఇస్తారు ఎమైనా సలహాలు ఇవ్వగలరా ఎన్ని క్లాజ్ లు దీనిని ట్రూ చేస్తాయి అనేది ఒక వాల్యూ ఇది మనం చేయగలిగే సులభమైన పద్ధతి మనము దీన్ని గుర్తు పెట్టుకోవాలి వెయిటెడ్ నెంబర్ గా దీన్ని మనం సవరించవచ్చు ఒక క్లాజ్ లో ఎక్కువ లిటరల్ లు ఉంటే దానికి ఎక్కువ వెయిట్ ఇవ్వచ్చు ఇది మరొక అవకాశం ప్రాథమికంగా ఇది సొల్యూషన్ ఎంతవరకు పరిష్కరించబడుతుందో మనకు ఒక ఐడియా ఇస్తుంది ఇప్పుడు మనకు 20 కాండిడేట్ లు ఉంటే ఒక కాండిడేట్ 7 సంతృప్తి పరిచి వేరొక కాండిడేట్ 12 సంతృప్తి పరిచినట్లైతే అప్పుడు 12 అనేది 7 కంటే ఉత్తమమైనది కావచ్చు ఇది ఒక హ్యూరిస్టిక్ హ్యూరిస్టిక్ లు తప్పనిసరిగా పరిపూర్ణంగా ఉండాలి అనేమీ లేదు కానీ ప్రాథమికంగా ఎక్కువ క్లాజ్ లు ఉంటె అప్పుడు మంచి హ్యూరిస్టిక్ అని అనుకుంటాము కాబట్టి మనము ఇప్పుడు ఈ సొల్యూషన్ స్పేస్ లో సెర్చ్ చేసే అల్గారిథమ్ ను నిర్మిచాలనుకుంటున్నాం మరియు అల్గోరిథం నిర్మించడానికి ప్రయత్నించండి ఇది లోకల్ మాక్సిమా లో చిక్కుకోదు లోకల్ మాక్సిమా లో చిక్కుకోనటువంటి అల్గోరిథం ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం నైబర్ హుడ్ ఫంక్షన్ను ఎంచుకోవడానికి ఉపయోగించాల్సిన క్రైటీరియా ఏమిటి ఇక్కడ రెండు పద్ధతులున్నాయి ఒకటి మనము టైం కాంప్లెక్సిటీ పై లిస్ట్ ను ఉంచాలనుకుంటున్నాము టైం కాంప్లెక్సిటీ ని ఎలా ప్రభావితం చేస్తాం లేదా ఈ ఫంక్షన్ లు టైం కాంప్లెక్సిటీ ని ఏ పద్ధతిలో ప్రభావితం చేస్తాయి అందుకనే హిల్ క్లైమ్బింగ్ అల్గోరిథం ని గుర్తుంచుకోమని చెబుతున్నాను ఇది ఏమి చేస్తుంది అన్ని నైబర్ లను జెనెరేట్ చేసి అందులో ఒక దానిని ఎంచుకుంటుంది మరియు ఆ నైబర్ దగ్గరికి వెళ్లి దానికి అన్ని నైబర్ ల ను జెనెరేట్ చేస్తుంది ఈ ఫంక్షన్ గురించి ఏమిటి ఇక్కడ నైబర్ హుడ్ ఫంక్షన్ ఏమిటి ఈ చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ 5 వేరియబుల్ లు a b c d e ఉన్నాయి ఇది ఏమి చెబుతుందంటే మనం ఎన్ని బిట్ లు కావాలంటే అన్ని మార్చుకోవచ్చు ఒకటి లేదా రెండు లేదా మూడు బిట్ లని మార్చుకోవచ్చు అంటే దీని అర్థం ఏదో ఒక బిట్ లేదా ఏవైనా రెండు లేదు ఏవేని మూడు లేదా నాలుగు లేదా ఐదు బిట్ లు అని అర్థం నైబర్ హుడ్ ఫంక్షన్ ఏమిటి మొత్తం స్పేస్ నైబర్ హుడ్ ఫంక్షన్ అవుతుంది ప్రతి నోడ్ మరొక నోడ్ కి ప్రత్యక్షం గా అనుసంధానించబడి ఉంటుంది ప్రతి స్టేట్ నుంచి వేరొక ఏ స్టేట్ కి అయినా ఒక స్టెప్ లో వెళ్ళవచ్చు మనం ఎన్ని మాక్సిమా లను చూస్తాం ఒకే ఒకటి అది కూడా గ్లోబల్ మాక్సిమా అదే సొల్యూషన్ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ మాక్సిమా లు ఉండవచ్చు కానీ ఇప్పుడు మూవ్ జెన్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్సిటీ ఏమిటి గుర్తుపెట్టుకోండి మనం అన్ని నైబర్ లను జెనెరేట్ చేస్తాం అని చెప్పాము దీనిని మూవ్ జెన్ ఫంక్షన్ గా ఎంచుకుంటే హిల్ క్లైమ్బింగ్ ని ఉపయోగించి ఏమి చేస్తాం ఏమి చేస్తాం బ్రూట్ఫోర్స్ చేస్తున్నాము సాధ్యమైన స్టేట్ లన్నిటిని జెనెరేట్ చేసి అందులో ఒక ఉత్తమైన దాన్ని ఎంచుకోమని చెబుతున్నాం ఇప్పుడు ఎన్ని స్టేట్ లు ఉన్నాయి అక్కడ అబ్సెర్వేటివ్ లో అంటే 2n స్టేట్ లు ఉన్నాయి నైబర్ హుడ్ అనేది 2n స్టేట్ లను కలిగి ఉన్నట్లయితే అప్పుడు మీరు నిజంగా సమస్య ను ముందస్తుగా కలిగి ఉన్నారు మరియు దానిని బ్రూట్ ఫోర్స్ సెర్చ్ గా మారుస్తున్నాం కనుక పరిష్కరించలేము 2n స్టేట్ ల ను తనిఖీ చేయడం అనేది ఎలాగైనా కష్టం ఈ హిల్ క్లైమ్బింగ్ అల్గోరిథం లో మనం మూవ్ జెన్ ఫంక్షన్ ఉపయోగించాలనుకుంటే 5 కి బదులు 30 లేదా 40 లేదా 100 వేరియబుల్ లను అసలు ప్రారంభించలేము నైబర్ హుడ్ ఫంక్షన్ చేసే పని కోసం అది మొత్తం జీవితం వేచి ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా అది మనం కోరుకోము కనుక మనం చేయగలిగే తదుపరి మంచి పని ఏమిటి డెన్సిటీ ఎక్కువగా ఉన్న ఫంక్షన్ ను ఎంచుకోలేము ఇదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకు మనము ఈ డెన్స్ ఫంక్షన్ పనితీరును తీవ్రతరం చేస్తున్నాము ఎందుకంటే డెన్స్ ఫంక్షన్ కు లోకల్ మాగ్జిమా లో చిక్కుకునే ఇబ్బంది ఉండదు స్పార్స్ నైబర్ హుడ్ ఫంక్షన్ ఎంచుకొన్నపుడు కలిగే ప్రయోజనం ఏమిటి ఇది వేగంగా ఉంటుంది నైబర్ హుడ్ ని వేగంగా జెనెరేట్ చేస్తుంది హిల్ క్లైమింగ్ అల్గోరిథం గుర్తుంది కదా ఇది ప్రాథమికంగా నైబర్ లను జెనెరేట్ చేసి వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంచుకుని అది మంచిదైతే దాని దగ్గరికి వెళ్ళి ఆపై దాని నైబర్ లను జెనెరేట్ చెయ్యడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయాలి మనం అనుమతించే చక్కని అల్గోరిథం ను రూపొందించగలమా అల్గోరిథం స్పార్స్ చేస్తే నైబర్ హుడ్ ఫంక్షన్ తక్కువ స్టేట్ ల ను కనెక్ట్ చేయబడి ఉంటుంది స్పార్స్ అంటే ఇదే సరైన నిర్వచనము మంచి స్టేట్ కి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు అల్గోరిథం డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇచ్చిన ఏ స్టేట్ కి అయినా ఉత్తమమైన మరొక స్టేట్ ఉండే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది ముఖ్యమైన ఉదాహరణ ఈ అల్గోరిథం ఎందుకంటే ఆప్టిమల్ సొల్యూషన్ లేదా గ్లోబల్ మాగ్జిమా లేని ఏ స్టేట్ అయినా గ్లోబల్ మాగ్జిమా తో అనుసంధానించబడి ఉంటుంది ప్రతి స్టేట్ ఒక మంచి స్టేట్ ని కలిగి ఉంటుంది మెరుగైన స్టేట్ లు లేని స్టేట్ లు మాత్రమే గ్లోబల్ మాగ్జిమా స్టేట్ లు కాబట్టి మీరు దీనిని ప్రయత్నిస్తూ మరియు ఉహించగలిగితే ఒక మూవ్ జెన్ ఫంక్షన్ ను ఎంచుకోవడం కూడా కంటికి కనిపించే దృశ్యం గా రూపొందిస్తుంది కానీ ఇక్కడ దీన్ని చూపించడం కష్టం గా ఉంది అయితే మూవ్ జెన్ ఫంక్షన్ ఏమి చెబుతుంది అంటే ఒక ఫంక్షన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళమని చెబుతుంది మరోకటి అన్ని కలిపి వేరొక చోటికి వెళ్ళమని చెబుతుంది లోకల్ మాగ్జిమా యొక్క భావన ఏమిటి లోకల్ మాగ్జిమా యొక్క భావన ఏమిటంటే ఈ స్టేట్ దాని అన్ని నైబర్ ల కంటే మెరుగ్గా ఉంది అని అర్థం ఇది లోకల్ మాక్సిమా భావన ఈ ఉదాహరణలో ఉన్నట్లుగా అన్ని నైబర్ లు మొత్తం సెట్లో ఉంటే అది గ్లోబల్ మాగ్జిమా అవుతుంది మరొక కోణం లో దీనిని ఎలా చేస్తామంటే డెన్సర్ ఫంక్షన్ వలే చూస్తాం మనం డెన్సర్ నైబర్ హుడ్ ఫంక్షన్ను ఎంచుకుంటే స్టేట్ కి లోకల్ మాగ్జిమా గా ఉండే అవకాశం తక్కువ కానీ ఇది ఎక్కువ నైబర్ ల కంటే మెరుగ్గా ఉండాలి ఇది చూడటానికి అంత చురుకైన మార్గం కాదు కానీ మీరు దాని నుండి వాస్తవాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి మేము డెన్సర్ ఫంక్షన్ను ఉపయోగించాలనుకుంటున్నాము ఎందుకంటే దీనికి లోకల్ మాగ్జిమా ఉన్న స్టేట్ లు ఉండవు అంటే అది ఉత్పత్తి చేసే ఉపరితలం సున్నితంగా ఉంటుంది హిల్ క్లైమ్బింగ్ కు సున్నితమైన ఉపరితలం మరింత అనుకూలంగా ఉంటుంది ఒక ఉపరితలం లోకల్ మాగ్జిమా ను కలిగి ఉండకపోతే గ్లోబల్ మాగ్జిమా ను చేరుకుంటాము ఈ పుస్తకంలో ఉన్న ఒక సరళమైన విధానం గురించి మనం చెప్పుకున్నాం ఇది నా పుస్తకంలో కూడా ఇవ్వబడింది కాని నేను మొదట ఇక్కడ సవరించాను ఆ పుస్తకం పేరు హౌ టు సాల్వ్ ఇట్ మోడరన్ హెరిస్టిక్స్ how to solve it modern heuristics మిచలేవిక్స్ మరియు ఫాజిల్ దీనిని రచించారు మనం ఈ పుస్తకాన్ని చూస్తే మొదట్లో పెద్ద చాప్టర్ లు ఇచ్చారు మరియు మనం పరిష్కరించగల మంచి ఆసక్తికరమైన పజిల్ ఇచ్చారు ఎక్కువ పజిల్ ఉన్నాయి వాటిలో ఒకటి ఇస్తాను అల్గోరిథం సులభంగా ఉంటుంది మనం ఈ నైబర్ ఫంక్షన్ ల సమితి ని యాక్సిస్ చెయ్యొచ్చు మరియు ఈ క్రింది వాటిని చేస్తాము నేను దీన్ని చాలా క్లుప్తంగా వ్రాస్తాను కాల్ హిల్ క్లైమ్బింగ్ దీని అర్థం ఏమిటి అంటే ఇక్కడ కాల్ అవసరం లేదు హిల్ క్లైమ్బింగ్ అని అంటాం i వ నైబర్ హుడ్ ఫంక్షన్ తో హిల్ క్లైమ్బింగ్ i 1 పెడ్తామ్ i i 1 పెట్టి మరియు లూప్ లో పెట్టాలి ఈ అల్గోరిథం అర్థం ఏమిటి దీని గురించిన వివరాలని మీరు తెలుసుకోవాలి నేను ఇక్కడ ఆ వివరాలను వ్రాయడం లేదు ఈ అల్గోరిథం అర్థం ఏమిటి అంటే ఏ రిసోర్స్ లను మనము అనుమతించామో దానిని బట్టి ఈ లూప్ లోకి ప్రవేశిస్తుంది రిసోర్స్ లన్ని అయిపోయాక ఆగి పొమ్మని చెబుతాం ఈ లూప్ లోపల మరొక లూప్ ఉంటుంది దానిని హిల్ క్లైమ్బింగ్ లూప్ అంటాం ఇది i వ నైబర్ హుడ్ ఫంక్షన్ ని ఉపయోగించమని చెబుతుంది అవి ఆరోహణ క్రమం లో ఉంటాయని అనుకుంటున్నాం మనము టెర్మినేట్ చేసినపుడు లేదా లూప్ నుండి బయటకు వచ్చినప్పుడు గోల్ టెస్ట్ అనే భావన ఇకపై లేదని గుర్తుంచుకోండి ఆచరణలో మనం దీనిని గోల్ టెస్ట్ లో పెట్టవచ్చు ఉదాహరణకి SAT ప్రాబ్లెమ్ లో అన్ని క్లాజ్ లు పూర్తిగా అయిపోతే అప్పుడు అపి వేయమని చెప్పవచ్చు మనం దానిని అదనపు తనిఖీలో ఉంచవచ్చు మనము ఇప్పుడు మరింత సాధారణంగా ఆప్టిమైజేషన్ గురించి చూస్తున్నాము ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ యొక్క గరిష్ట విలువను కనుగొనాలనుకుంటున్నాము మనము చెప్పేది స్పార్స్ నైబర్హూడ్ ఫంక్షన్ గురించి ఇది హిల్ క్లైంబింగ్ అనలాజీ ని ఉపయోగించి సాధ్యమయ్యేంతవరకు క్లైమ్బ్ చెయ్యమని చెబుతుంది తర్వాత వేరొక నైబర్హూడ్ ఫంక్షన్కు మారి తర్వాత మళ్ళీ పైకి వెళ్లి డెన్సర్ మరియు డెన్సర్ నైబర్ హూడ్ ఫంక్షన్ ను ఉపయోగించి దీనిని కొనసాగిస్తాము మీరు దీన్ని ఎలా చూడగలుగుతున్నారో నైబర్హూడ్ ఫంక్షన్ గురించి ఆలోచించండి దీన్ని మనం చూడగలిగితే నైబర్ హుడ్ ఫంక్షన్ లో మనకు తెలిసినట్లుగా ఒక స్టేట్ నుండి మరొక స్టేట్ కి లాడెర్ లతో కనెక్షన్ ఇవ్వబడి ఉంటుంది ప్రతి ఒక్కటి ఒక లాడర్ లాడర్ అనేది పైకి ఉంటె పైకి క్లైమ్బ్ అవుతుంది లేదా ఆగిపోతుంది మనము ఆపివేసినప్పుడు విభిన్న లాడర్ ల సమితి ని పొందుతాము ఇవి అనుకోండి మంచి స్టేట్ ని కలిగి ఉంటే విభిన్న లాడర్ ల సమితి ని క్లైంబింగ్ చేయడాన్ని కొనసాగించాలి దీని వల్ల ప్రయోజనం ఏమిటి దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే మనం ప్రారంభ దశలోనే ఎక్కువ క్లైమ్బ్ చేస్తాం ముందుగా ఉపయోగించిన స్పార్సర్ ఫంక్షన్ దీనిని కొంచం పైకి తీసుకెళ్తుంది మనం కొన్ని లోకల్ మాక్సిమా పై చిక్కుకున్నప్పుడు వేరే లాడర్ ను కలిగి ఉంటాము అది మనల్ని మరొక మాక్సిమాకు తీసుకువెళుతుంది ఇది అల్గోరిథం దీనిని వేరియబుల్ నైబర్ హుడ్ డిసెంట్ అంటాము మనం తగ్గించడం గురించి మాట్లాడుతున్నప్పుడు హిల్ పైకి ఎక్కడానికి బదులు విలువను తగ్గిస్తున్నామని ఊహించవచ్చు VDN డెన్సర్ నైబర్ హూడ్ ఫంక్షన్ల యొక్క సీక్వెన్స్ ఉపయోగించమని ఇది చెబుతోంది మరియు ప్రతి దశలో హిల్ క్లైంబింగ్ చెయ్యమని చెబుతోంది దీనిలో చాలా రకాలు ఉన్నాయి మరియు వాటిని మనం ఉపయోగిస్తాం ఉదాహరణికి N2 ని ఉపయోగించిన తర్వాత మనం తిరిగి N1 ని ప్రయత్నిచవచ్చా లేదా ఎందుకంటే మనం ఇప్పుడు వేరొక స్టేట్ లో ఉన్నాం ఒకవేళ ఇక్కడ నుంచి N1 సహాయపడవచ్చు ఇవి మనం ఆలోచించగల వేర్వేరు పద్ధతులు కానీ ప్రాథమిక ఆలోచన చాలా సులభతరం లోకల్ మాక్సిమా లో ఇరుక్కుపోతే అప్పుడు డెన్సర్ ఫంక్షన్ ని ఉపయోగించాలి అనగా మన వద్ద ఉన్న రిసోర్స్ లను బట్టి వీలైనన్ని నైబర్ హుడ్ ఫంక్షన్ లను అన్వేషిస్తాం నేను ఇంతకుముందు చర్చించిన ఒక ఉదాహరణతో ముగించాలనుకుంటున్నాను అదే రూబిక్స్ క్యూబ్rubik's cube ఉదాహరణ మీకు టెర్రాయిన్ ఎలా ఉంటుంది అనేది చుపించాలనుకుంటున్నాను ఒక ఎక్స్పర్ట్ ని కాల్ చేస్తాం ఇక్కడ ఎక్స్పర్ట్ అంటే మన ఉద్దేశ్యం తప్పనిసరిగా ఆప్టిమల్ సొల్యూషన్ ఇవ్వాలని కాదు కానీ తెలిసిన పరిష్కారం ప్రకారం త్వరగా పరిష్కరించడం ప్రయాణం ఎలా ఉంటుంది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఐడియా ఇది ఇది సొల్యూషన్ అనగా మూవ్ 1 మూవ్ 2 మూవ్ 3 మొదలైన వాటికి గల సొల్యూషన్ మనకు సొల్యూషన్ వేరెవరి చేతనో ఇవ్వబడి ఉంటుంది టెర్రాయిన్ ఎలా కనబడుతుంది ఒక స్థానం లో ఉన్న టైల్ ల సంఖ్య లేదా స్థానం లో లేని టైల్ ల సంఖ్య లాంటి కొన్ని హ్యూరిస్టిక్ ఫంక్షన్ లు ఇవ్వబడి ఉంటాయి మొదటగా ఇది సరైన స్థానంలో లేని ఒక వాల్యూ చివరికి అది ౦ అవుతుంది అయితే ఇక్కడ ట్రావెర్స్ చేసే జర్నీ ఎలా ఉంటుంది మనము రూబిక్స్ క్యూబ్rubik's cube ను పాక్షికంగా పరిష్కరించినప్పుడు దీనిని గమనించామని గుర్తుంచుకోవాలి మనం అక్కడ నుండి ముందుకు వెళ్లాలనుకుంటే ముందుగా చేసిన కొన్ని పాక్షిక సొల్యూషన్ లను నిరాకరిస్తాము జర్నీ ఈ విధంగా ఉందని చెప్పడం ద్వారా ప్రతిబింబిస్తుంది పైన ఉన్న రో ని పరిష్కరిద్దాం ఇప్పుడు మిడిల్ రోను చేయాలనుకుంటున్నాము దీన్ని ఆపాలనుకున్నాం కానీ ఇంకా కొంచెం బెటర్ గా చెయ్యాలి ఈ విధంగా ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనము ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటి అంటే ఒక నిపుణుడు ప్రతి స్టేట్లో ఉన్న రూబిక్స్ క్యూబ్rubik' s cubeను పరిష్కరిస్తుంటే మనం హ్యూరిస్టిక్ విలువ ను ప్లాట్ చేయాలనుకుంటే ఇది ఈ విధంగా ఉండవచ్చు దీని అర్థం ఇది అతిశయోక్తి కావచ్చు రియల్ వరల్డ్ సమస్యలలో స్మూత్ సర్ఫేస్ లను జెనెరేట్ చేసే హ్యూరిస్టిక్ ఫంక్షన్ల ను రూపొందించడము అంత సులభం కాదు రూబిక్స్ క్యూబ్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే దీనిని పరిష్కరించలేము హిల్ క్లైంబింగ్ అల్గోరిథం ని ఉపయోగించి కూడా రూబిక్స్ క్యూబ్rubiks cubeను పరిష్కరించలేము ఎందుకంటే ఏ సర్ఫేస్ అయితే గోల్ స్టేట్ వైపు కి తగ్గి ఉంటుందో అలాంటి హెరిస్టిక్ ఫంక్షన్ ని రూపొందించడం చాలా కష్టమని గుర్తించాము ఆచరణలో మనం ఆ మార్గంలో క్యూబ్ను మారుస్తూ ఉంటాం కాబట్టి ఆ మార్గం లో నే బలవంతం గా హ్యూరిస్టిక్ ఫంక్షన్కు వ్యతిరేకంగా వెళతాము హ్యూరిస్టిక్ ఫంక్షన్తో వెళుతున్నప్పుడు దాన్ని హ్యూరిస్టిక్ నాలెడ్జి యొక్క వినియోగం గా పిలుస్తాము ఈ వినియోగము వ్యతిరేకంగా ఇలా ఉంటుంది కొంతమంది ఇలా చెయ్యండి అని చెబుతారు మనం అది చేస్తాం వినియోగ వ్యతిరేకం అనేది స్పేస్ యొక్క కొత్త ఆలోచనలను అన్వేషించడానికి లేదా స్పేస్ యొక్క కొత్త స్పేస్ ల ను వెతకడానికి అన్వేషణ కు సంబంధించిన భావన ఇప్పటివరకు మన ఏకైక ప్రయత్నం ఈ బీమ్ సెర్చ్ దీనిలో మనం ఎక్కువ కాండిడేట్ లో యాక్టివ్ గా ఉంచుతామని తెలుసుకున్నాం తర్వాతి తరగతి లో మనం కలుసుకున్నప్పుడు సెర్చ్ లో అన్వేషణ యొక్క కంపోనెంట్ పెంచడానికి ఎలా ప్రయత్నించాలో మనము చూస్తాము దీనికి గల కారణం స్వచ్ఛమైన అన్వేషణ అనగా ఖచ్చితంగా హ్యూరిస్టిక్ ఫంక్షన్ ని అనుసరిస్తూ లోకల్ మాక్సిమా లో ముగుస్తుంది సర్ఫేస్ కి లోకల్ మాక్సిమా ఉన్నా కూడా ఏ రకమైన అల్గోరిథం లు ఆలోచించగలమో అది లోకల్ మాగ్జిమాకు మించి గ్లోబల్ మాగ్జిమాకు వెళుతుంది నేను ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే వారం మళ్ళి దీని గురించి చర్చించుకుందాం